సాంప్రదాయ ఉపన్యాసం నుండి విద్యార్థులను నేర్చుకోవడంలో సహాయపడటం భాగం 1 పునఃస్వాగతం మునుపటి ఉపన్యాసాలలో అనుభవం లేని ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని అంశాలను మరియు వారు విద్యార్థుల అభ్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తారో చూశాము మనం ముందుకు వెళ్దాం ఇది కోర్సులో రెండవ అంశం ఈ అంశం యొక్క శీర్షిక సాంప్రదాయ ఉపన్యాసం నుండి విద్యార్థులకు నేర్చుకోవడంలో సహాయపడడం రెండింటి మధ్య విస్తృత వ్యత్యాసం మరియు మేము మరి కొన్ని అంశాలను పరిశీలిస్తాము వాస్తవానికి రెండింటి మధ్య భారీ అతివ్యాప్తి ఉంది విద్యార్థులు ఉపన్యాసం నుండి నేర్చుకోరని కాదు ఏదేమైనా అన్ని ఉపన్యాసాలు ఎక్కడ విఫలమవుతాయో మనం తెలుసుకోవాలి మరియు తద్వారా ఉపన్యాసాలను బలోపేతం చేయడానికి మరియు తగిన ఉపన్యాసాలు ఇవ్వడానికి మనం చూడవచ్చు మనం ముందుకు వెళ్దాం నేను మొదట చేయబోయేది సాంప్రదాయ ఉపన్యాసం ఇవ్వడం మరియు ఆ ఉపన్యాసం గురించి చర్చిద్దాం ఇది చిన్నది మరియు నేను తెలిసినదాన్ని ఎన్నుకుంటాను లేదా మీ అందరికీ అర్ధవంతంగా ఉంటుంది ఏదైనా ఇంజనీర్ అర్దం చేసుకునేలా ఉంటుంది ఇది మునుపటి ఉపన్యాసాలలో కొంత వివరంగా మేము కవర్ చేసిన మెటీరియల్ బ్యాలెన్స్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది లెక్చరర్ గురువు కొంత అనుభవం ఉన్నట్లు భావిస్తున్న సాంప్రదాయ ఉపన్యాసం ఇది సాంప్రదాయ ఉపన్యాసం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాo విద్యార్ధులకి శుభోదయం కణాన్ని విశ్లేషించడానికి మెటీరియల్ బ్యాలెన్స్ సూత్రాలను ఎలా ఉపయోగించాలి అనే విషయంపై ఈ రోజు చర్చిద్దాం ప్రధాన ఇతివృత్తాన్ని మెటబొలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ అని పిలుస్తారు అంటే మీరు దానిని సెల్కి వర్తించేటప్పుడు మెటీరియల్ బాలన్స్ ఇస్తుంది దీనిని మెటబాలిక్ ఫ్లక్స్ అనాలిసిస్ అంటారు సంక్షిప్తంగా MFA మరియు ఇది పదార్థ సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది మునుపటి ఉపన్యాసాలలో మేమంతా మెటీరియల్ బ్యాలెన్స్ చేసాము కాబట్టి మెటీరియల్ బ్యాలెన్స్ ఏమిటో మీకు తెలుసు ఇప్పుడు దానిని ఇక్కడ ఉన్న సెల్ కు వర్తింపజేద్దాం ఉదాహరణకి ఈ ప్రత్యేకమైన పథకాన్ని తీసుకుందాం r0 రేటుతో S గా మారడానికి సెల్లోకి ప్రవేశిస్తున్న S0 ఇక్కడ ఒక సబ్స్ట్రేట్ ఉందని చెప్పండి S r1 రేటుతో A లేదా r2 రేటుతో B గా మారవచ్చు మరియు A ను r3 రేటుతో C గా మార్చవచ్చు మరియు B ను r4 రేటుతో D గా మార్చవచ్చు C మరియు D సెల్ నుండి బయటకు వస్తాయి ఇప్పుడు మీరు ఒక జాతి మెటీరియల్ బ్యాలెన్స్ వ్రాస్తే ఇన్పుట్ రేటు మరియు జనరేషన్ రేటు మైనస్ అవుట్పుట్ రేటు మైనస్ కొన్సుంప్షన్ రేటు అక్కుమూలషన్ రేటుకు సమానమని మీకు తెలిసిన మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ ఈ సందర్భంలో అది ఉంటే మేము దానిని A లో వ్రాస్తున్నాము ఇది ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఇప్పుడు మీరు S దగ్గర మెటీరియల్ బ్యాలెన్స్ను వ్రాస్తే మీకు తెలిసిన సిస్టమ్ కనుక మెటీరియల్ బ్యాలెన్స్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు మనం సిస్టమ్ను ఎంచుకుంటే A పై మెటీరియల్ బ్యాలెన్స్ వ్రాద్దాం మీరు ఇక్కడ వివిధ పదాలను r0 r1 r2 dSdt అని మీకు తెలుస్తుంది వాస్తవానికి పరిశోధనపద్ధతి అర్దం అవ్వాలి అంటే చాలా సమయం పడుతుంది నేను అస్సలు చేయటానికి ప్రయత్నించడం లేదు సాంప్రదాయ ఉపన్యాసం యొక్క రుచిని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను మీ బోధనా కార్యక్రమం యొక్క మునుపటి భాగంలో ఇక్కడ చేసిన వాటిలో మీరు కొన్ని ప్రతిధ్వనిలను కనుగొంటారు కాబట్టి ఇప్పుడు చేసిన వాటి యొక్క కొన్ని లక్షణాలను ఇప్పుడు మీకు చెప్తాను తరువాత బోర్డు మీద విషయాన్ని చూదాము సాంప్రదాయ ఉపన్యాసం ఇంజనీరింగ్లో కేవలం చర్చ కాదు చర్చ బహుశా కొన్ని ఇతర రంగాలలో ఉంది ఉపన్యాసం ద్వారా ఇది కొన్ని రంగాలలో టీచర్ మాట్లాడటం అని అర్ధం ఇంజనీరింగ్లో ఇది పురాతన బోధనా సహాయాన్ని కూడా కలిగి ఉంటుంది మేము సుద్దలను ఉపయోగించి వ్రాస్తే బ్లాక్ బోర్డ్ లేదా సుద్దబోర్డు లేదా ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ డేటా ప్రొజెక్టర్ మరియు మొదలైనవి అవన్నీ టీచింగ్ సహాయాలు సాంప్రదాయ ఉపన్యాసం యొక్క ప్రధాన అంశం నేను మాట్లాడటం మీరు వినండి లేదా నేను టీచర్ మాట్లాడుతాను మీరు విద్యార్థులు వింటారు అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఒకే స్థాయిలో సమర్పించబడిన విషయాలను అభినందిస్తున్నారని భావన విద్యార్థులందరూ విషయంపై శ్రద్ధ చూపుతారు మరియు తద్వారా పదార్థాన్ని ఉత్తమమైన పద్ధతిలో గ్రహిస్తారు ఈ పద్ధతిని అనుసరించడానికి ఇది అంతర్లీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది విద్యార్థులందరికీ ఆసక్తి ఉంటే మంచిది మరియు వారందరూ ట్యూన్ చేయబడతారు మరియు వారు ఆసక్తిగా ప్రతిదానిని పొందుతారు మీకు తెలిసినట్లుగా మీరు ఒక సమావేశానికి వెళ్లి మీకు ఈ ప్రాంతంపై ఆసక్తి ఉన్న స్పీకర్ను వింటుంటే మీరు ఈ ప్రాంతంలో పని చేస్తున్నారు కాబట్టి మీరు ఏమి జరుగుతుందో లేదా విషయం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారు అందువల్ల మీరు స్పీకర్ మాటలపై చాలా శ్రద్ధ వహిస్తారు ఆసక్తి మరియు పని యొక్క మొత్తం నేపథ్యం మీతో పాటుగా ఉంటుంది అయితే తరగతిలో ఇది నిజంగా చెల్లుబాటు కానిది లేదా నిజంగా చెల్లుబాటు కాకపోవచ్చు ఇది మొదటి సారి చెప్పే అంశంపై చాలా మంది విద్యార్థులకు వర్తించదు ముఖ్యంగా మొదటిసారి వారికి ఆసక్తి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు వారు తమ మనస్సులో ఇంకేదో కలిగి ఉండవచ్చు మరియు మొదలగునవి అందువల్ల ఈ విధానం సాధారణంగా 1 లేదా 2 బాగా ఆసక్తి కలిగి శ్రద్ధ చూపేవారికి మినహా దాదాపు అన్ని విద్యార్థులకు ప్రభావవంతంగా ఉండదు నేను తదుపరి ఏమి చేయబోతున్నాను నేను ఇంతకు ముందు చేసిన అదే భాగాన్ని ఈ ప్రత్యేకమైన స్లైడ్ యొక్క ప్రారంభాన్ని నేను చేయబోతున్నాను దీన్ని ఎలా మెరుగుపరచవచ్చో నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి చివరిసారిగా బోర్డుకి తిరిగి వెళ్లి అదే విషయాన్ని సమర్పించడానికి కొంచెం మెరుగైన పద్ధతిని మీకు తెలియజేద్దాం దీన్ని చేయటానికి కొద్దిగా భిన్నమైన మార్గాన్ని లేదా బహుశా అభ్యాసకుల అవగాహన పరంగా చాలా భిన్నమైన మార్గాన్ని ప్రారంభిద్దాం శుభోదయం మునుపటి తరగతులలో మేము మెటీరియల్ బ్యాలెన్స్ చేసాము ఇది తప్పనిసరిగా మాస్ బ్యాలెన్స్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మీరు అణు ప్రతిచర్యలతో పని చేయకపోయినా లేదా కాంతి వేగంతో ప్రయాణించనంత కాలం ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము అనే సూత్రాల ఆధారంగా మాస్ బ్యాలెన్స్ యొక్క ఉపయోగకరమైన రూపం మాకు లభించింది ఇక్కడ మనం ఈ రోజు చేయబోయేది ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ఫారమ్ ఒక సెల్ కు ఉపయోగపడే రూపం యొక్క రూపాన్ని చూద్దాం మరియు దానిని సెల్ కు వర్తింపజేయడం ద్వారా ఎంత ఉపయోగకరమైన సమాచారం లేదా ఏ ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చో చూద్దాం బేసల్ మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం ఒక నిర్దిష్ట జాతి యొక్క ఇన్పుట్ రేటు అని గుర్తుంచుకోండి మీరు ఒక నిర్దిష్ట సిస్టమ్పై మాత్రమే మెటీరియల్ బ్యాలెన్స్ చేయగలరని కూడా గుర్తుంచుకోండి మీరు చేసే బ్యాలెన్స్ చాలా సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది లేదా సిస్టమ్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది మరియు మేము సాధారణంగా సమతుల్యతను ఒక జాతి లేదా జాతుల సమూహంపై చేస్తాము మరియు మొదలగునవి ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి సమతుల్య సమీకరణానికి తిరిగి రావడం ఒక నిర్దిష్ట జాతికి ఇన్పుట్ రేటు మరియు జనరేషన్ రేటు మైనస్ అవుట్పుట్ రేటు మైనస్ కొన్సుంప్షన్ రేటు అక్కుమూలషన్ రేటుకు సమానం rin rout rgen rcon ddt ఇది పదార్థ సమతుల్యత మరియు అందువల్ల వాటిలో ప్రతి ఒక్కటి యూనిట్లు ప్రతి రకానికి ద్రవ్యరాశి ఇది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనం దీనిని సెల్ అయిన సిస్టమ్కు వర్తింపజేయబోతున్నాము సిస్టమ్ సరిహద్దు నేను ఇక్కడ చుక్కల రేఖ ద్వారా ప్రాతినిధ్యం వహించబోతున్నాను మరియు S0 సబ్స్ట్రేట్ S లోని సెల్ లోకి వస్తుందని చెప్పండి సెల్ లో వేలాది ప్రతిచర్యలు జరుగుతాయని మనందరికీ తెలుసు మేము ఆ ప్రతిచర్యలలో కొన్నింటిని సూచిస్తున్నాము ఇది జరిగే రేటు r0 అని చెప్పండి ఇది r1 రేటుతో A కి వెళుతుంది మరియు r2 రేటుతో B కి వెళుతుంది r3 చొప్పున C గా మారడానికి సెల్ నుండి బయటికి వస్తుంది మరియు B సెల్ నుండి r4 రేటుతో D గా మారుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వబడిన ప్రతి జాతికి మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాన్ని వర్తింపజేద్దాం S A B C D జాతులు కాబట్టి S తో ప్రారంభిద్దాం అదే మనం రాయబోయే మొదటి విషయం మేము ప్రతిదానికీ వ్రాయబోతున్నాము ఇప్పుడు S యొక్క ఇన్పుట్ రేటు ఎంత ఇది దీని ద్వారా ఇది ఇక్కడ సిస్టమ్ ఇది సిస్టమ్ సరిహద్దును దాటుతోంది కాబట్టి ఇది ఇన్పుట్ మరియు అందువల్ల r0 ఇన్పుట్ రేటు S యొక్క అవుట్పుట్ రేటు ఎంత మీరు దీన్ని పని చేయగలరా ఇది సెల్ నుండి బయటకు వెళ్ళడం లేదని మీరు చూస్తారు అందువల్ల అవుట్పుట్ రేటు లేదు సెల్ లో S ఉత్పత్తి అవుతుందా లేదు ఇది సెల్ లోకి వస్తోంది ఇది సెల్ లో ఉత్పత్తి కావడం లేదు కదా మీరు రావడం లేదా ఉత్పత్తి అవుతున్నట్లు మీరు లెక్కించవచ్చు మీరు ఖాతాను రెండు సార్లు లెక్కించలేరు మరియు అందువల్ల అది 0 A మరియు B లకు వెళ్ళడానికి వినియోగ రేటు r 1 మరియు r 2 ద్వారా ఉంటుంది మరియు అందువల్ల కొన్సుంప్షన్ రేటు r1 r2 ఇది సిస్టమ్లో S అక్కుమూలషన్ రేటుకు సమానంగా ఉండాలి కాబట్టి మేము దీనిని సరళీకృతం చేస్తే r0 r1 r2 ddt ఇప్పుడు మీరు దీనిని A కోసం చేయగలరు మరియు మీకు ఏమి లభిస్తుందో నాకు చెప్పగలరా A కోసం మెటీరియల్ బ్యాలెన్స్ను వర్తించండి మరియు మీకు ఏమి లభిస్తుందో చెప్పండి నేను మీకు కొంత సమయం ఇస్తాను మీరు వారికి తగినంత సమయం ఇవ్వాలి మీరు వెంటనే తిరిగి రాలేరు వారికి తగినంత సమయం ఇవ్వండి మీరు వ్రాయడానికి తీసుకునే దానికంటే చాలా ఎక్కువ ఎందుకంటే వారు మొదటిసారి చేస్తున్నారు మేము వారికి సమయం ఇచ్చామని అనుకుందాం మీ వద్ద ఉన్నదాన్ని చూద్దాం ఎవరైనా బోర్డు వద్దకు వచ్చి రాయగలరా లేదా ఎవరైనా చెప్పగలరా అవును A యొక్క ఇన్పుట్ లేదని మీకు తెలుసు కాబట్టి ఇన్పుట్ రేటు 0 A యొక్క అవుట్పుట్ రేటు A బయటకు వెళ్ళడం లేదు కాబట్టి అది 0 జనరేషన్ రేటు r1 ద్వారా ఉంటుంది కాబట్టి జనరేషన్ రేటు r1 A యొక్క వినియోగం ఈ ప్రతిచర్య ద్వారా C r1 r3 ddt ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ఆరు జాతుల కోసం వ్రాయగలరా మేము ఇప్పటికే S మరియు A కోసం వ్రాసాము అందువల్ల నేను S కోసం చేసాను మొదట B కోసం వ్రాసి సెల్ ను మీ సిస్టమ్గా తీసుకోండి మేము బాహ్య కణ జీవక్రియలు పరిగణించినప్పుడు ఇక్కడ ఉన్న చమత్కారము మీరు సెల్ కాకుండా మిగతావన్నీ మీ సిస్టమ్గా పరిగణించాలి మేము దానిని పొందుతాము కాని మొదట B కోసం వ్రాసి ఆపై మేము కొనసాగిస్తాము ఇప్పుడు అదే ఉపన్యాసం ఉపన్యాసం యొక్క అదే భాగం కొంచెం భిన్నమైన రీతిలో లేదా చాలా భిన్నమైన రీతిలో మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఇవ్వబడింది కాబట్టి ఉపన్యాసం ఎలా మెరుగుపడింది మీరు దాని గురించి ఆలోచించవచ్చు దాని గురించి సరిగ్గా ఆలోచించడానికి మీ సమయాన్ని కేటాయించండి మీకు కావాలంటే మీరు ఇక్కడ వీడియోను తాత్కాలికoగా నిలిపివేసి మరియు దాని గురించి సరిగ్గా ఆలోచించవచ్చు మనం ముందుకు వెళ్దాం మెరుగైన ఉపన్యాసంలో విద్యార్థులు ఉపాధ్యాయుడి మాదిరిగానే భావించబడలేదు చాలా స్పష్టంగా ప్రారంభంలోనే ప్రారంభమైంది ఇంతకు ముందు ఏమి చేశారు దీన్ని మనం దీనికి ఎలా వర్తింపజేస్తాము మరియు మొదలగునవి ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వారిని ఆహ్వానించారు మీరు బ్యాలెన్స్ చేయగలరా మరియు నాకు తెలియజేయండి వాటిని ఇచ్చిన తరువాత బ్యాలెన్స్ ఎలా చేయాలో బ్యాలెన్స్ ఎలా చేయాలో చూపిస్తుంది మీరు బ్యాలెన్స్ చేయగలరా నాకు తెలియజేయండి ప్రారంభంలో ఇది మార్గనిర్దేశం చేయబడింది మరియు తరువాత మీరు పూర్తిగా మీ స్వంతంగా చేయవచ్చు ఆ రకమైన విషయం అన్ని సంబంధిత ప్రదేశాలలో హేతుబద్ధత స్పష్టం చేయబడింది అవి ఎక్కడ నుండి మొదలవుతాయి కనుక వారు ప్రారంభిస్తున్నారు వారు మొదటిసారి చూస్తున్నారు అందువల్ల వారు ఎక్కడ నుండి మొదలుపెడతారు ఏ ఆలోచన ప్రక్రియ అవసరమో ఏ ఆధారం అయినా తార్కిక ఆధారం అందించబడింది ఇది ఒక వ్యక్తి అనుభవజ్ఞుడైన చాలా సార్లు బోధించిన వ్యక్తికి చాలా స్పష్టంగా ఉండవచ్చు కానీ అది విద్యార్థికి స్పష్టంగా లేదు ప్రతి దశలో ఆలోచన ప్రక్రియ స్పష్టంగా మరియు మీరు కనుగొని చర్చాస్థలంలో చర్చించగలిగే అనేక ఇతర విషయాలు స్పష్టం చేయబడ్డాయి మీరు ఇవన్నీ చేస్తే ఇది తప్పనిసరిగా విద్యార్థులలో మెరుగైన అభ్యాసానికి దారితీస్తుంది మరియు మనకి కావాల్సినది అదే కాబట్టి అదే ఉపన్యాసం కొద్దిగా భిన్నంగా జరుగుతుంది మీరు విద్యార్థుల అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు విద్యార్థుల అవగాహన వారి దరఖాస్తు పదార్థం యొక్క అనువర్తనం యొక్క అవకాశాలు అన్నింటినీ గణనీయంగా మెరుగుపరచవచ్చు ప్రతిభావంతులైన లెక్చరర్ ఒక తరగతిలో విద్యార్థుల అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాడు ఈ రచయితలు చేసిన ప్రకటన ఈ పరిశోధనపత్రం నుండి ఇక్కడ ఇచ్చిన మూలాలు 1972 లో ఇంజనీరింగ్ విద్యలో బోధన నిజంగా ముఖ్యమైనది లేదా చేస్తుంది కాబట్టి మీరు ఉపన్యాసాన్ని దాని పూర్తి అర్థంలో చూడగలిగితే బేసల్ ఉపన్యాసంలో తప్పు లేదు ఇది మీ స్వంత వాంకట్ మరియు ఓరియోవిక్జ్ పరామర్శ గ్రంథoలోనిది విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యాలు ఇవ్వబడితే మరియు మంచి సహాయక సామగ్రి అందుబాటులో ఉంటే పరిశోధన చూపిస్తుంది ఎవరో వెళ్లి ఈ విషయాలతో స్పష్టమైన నియంత్రిత పరిశోధన చేస్తే కంటెంట్ పరీక్ష ద్వారా కొలవబడిన ఉపన్యాస కోర్సులో విద్యార్థుల అభ్యాసం ఇతర బోధనా పద్ధతులకి సమానమని పరిశోధన చూపిస్తుంది ఇది వాస్తవానికి కనుగొనబడింది ఈ ఉపన్యాసం చక్కగా చేసినప్పుడు బాగా చేసినప్పుడు వాస్తవానికి అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి ఉపన్యాసం ఇక్కడ అపరాధి కాదు ఉపన్యాసం చేసే విధానం అది అపరాధి వాస్తవానికి కోర్సు యొక్క ఉపన్యాస కోర్సులో నేర్చుకోవడాన్ని తరువాత వేర్వేరు పాయింట్ల వద్ద పరిశీలిస్తాము నేను దానిని ఎత్తి చూపను కానీ ఉపన్యాస కోర్సులో నేర్చుకోవడం ఏమిటో మీరే గుర్తించవచ్చు ఉపన్యాస కోర్సులో నేర్చుకోవడం ఏమిటో మనం బాగా అర్థం చేసుకోవచ్చు వాంకాట్ మరియు ఒరియోవిచ్ సమీక్షించిన ఉపన్యాసం యొక్క వివిధ ప్రయోజనాలు ఉన్నాయి వారి స్వంత రచనలలో కొన్ని మరియు కొన్ని వారు తమ పాఠ్యపుస్తకంలో ఉదహరించిన అనేక సాహిత్య భాగాలు ఇది ప్రేక్షకుల దృష్టిని కలిగి ఉంది వేరే పదాల్లో ఇది సుమారు 50 లేదా 60 విద్యార్డుల తరగతి అయితే మీరు ఉపన్యాసాన్ని నేపథ్యాన్ని బట్టి నిర్దిష్ట తరగతికి ట్యూన్ చేయవచ్చు మరియు ఉపన్యాసంలో చేయడం చాలా సులభం అది పెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఇది బహుముఖ మరియు సరళమైనది ఇది చాలా సరళమైనది మీకు కావలసిన విధంగా మీరు దీన్ని చెయ్యవచ్చు మరియు అందువల్ల మీరు దీన్ని నిర్మించి చాలా మంచిగా చేసే చాలా బలమైన మూల నిర్మాణంగా ఉపయోగించవచ్చు ఇది సులభంగా నవీకరించబడుతుంది వెళ్లి చదవండి మీ నోట్స్లో భాగంగా ఉంచండి ఇవన్నీ పూర్తయ్యాయి మీకు తెలిసిన ఇతర మార్గాలను మీరు చూడవలసిన అవసరం లేదు అనేక ఇతరాలు ఆన్లైన్ వనరులు వంటి మొదలైనవి నవీకరించడానికి చాలా తయారీ అవసరం ఇది తక్కువ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఇది ఎక్కువ సమయం ఆశాజనకంగా పని చేస్తుంది వ్యక్తి అనారోగ్యానికి గురి కానంత కాలం అదే పుస్తకం చెబుతుంది ఇది ఆమోదయోగ్యమైనది ఇది సుపరిచితం అది విద్యార్థులతో పాటు బోధకులకు చాలా పెద్ద ప్రయోజనం ఆమోదయోగ్యత చాలా ఎక్కువ ఇది ప్రొఫెసర్కి ప్రయోజనకరమైనది అదే ప్రొఫెసర్ రిజిస్ట్రేషన్లను బట్టి ఒక తరగతిలో 15 మంది విద్యార్థుల సమూహంతో మాట్లాడవచ్చు లేదా ఉపన్యాసం తగిన విధంగా ట్యూన్ చేయబడితే ఒక తరగతిలో 500 600 మంది విద్యార్థులు కూడా మాట్లాడవచ్చు పెద్ద తరగతులు నిర్వహించడం స్వంత సవాలు మరియు పెద్ద తరగతులను పరిష్కరించడానికి మీరు మీ ఉపన్యాసాన్ని తగిన విధంగా ట్యూన్ చేయాలి ఇది సమయం సమర్థవంతంగా ఉంటుంది పాల్గొన్న విద్యార్థుల సంఖ్య పెద్దది లేదా చిన్నది కావచ్చు దాన్ని పట్టించుకోవక్కర్లేదు బోధకుడు సాధారణంగా ఉపన్యాసంపై నియంత్రణలో ఉంటాడు మరియు ఎవరైనా ఉపన్యాసం చేయవచ్చు మరియు ఈ విషయంపైనే మేము నిజంగా ఆధారపడతాము క్రొత్త అధ్యాపక సభ్యుడు చేరినప్పుడు మేము వారికి ఒక కోర్సు ఇస్తాము మరియు బోధించమని అడుగుతాము మరియు ఆ వ్యక్తి వారి స్వంత ఉపన్యాసాలు చేయించుకున్నందున అధ్యయన రంగాలు వ్యక్తి దానిని అనుకరించటానికి ప్రయత్నిస్తాడు మునుపటి ఉపన్యాసాలను అనుకరించటానికి ప్రయత్నిస్తాడు మరియు తరువాత నేర్చుకోవడం ప్రారంభిస్తాడు ఇది ప్రేరణ మరియు సమాచారాన్ని తెలియజేయడానికి సమర్థవంతంగా ఉంది విద్యార్ధులను ప్రేరేపించడం ఉపన్యాసాల ద్వారా ఉత్తమంగా జరుగుతుంది అన్నీ చెప్పి చేస్తారు మరియు ఆ ప్రేరణాత్మక స్పీకర్లు మాట్లాడతారు మరియు అది ప్రొఫెసర్కు ఉల్లాసంగా ఉంటుంది వ్యక్తి యొక్క ఆసక్తిని బట్టి ఇది నిజంగా ప్రొఫెసర్కు ఉల్లాసంగా ఉంటుంది ఇవన్నీ ఇక్కడ జాబితా చేయబడిన ప్రయోజనాలు మరియు మరికొన్ని జాబితా చేయబడ్డాయి మీరు వెళ్లి సూచన పుస్తకాన్ని చూడవచ్చు ఏదేమైనా అదే ఉపన్యాసం చెడుగా చేస్తే చాలా ప్రతికూలంగా ఉంటుంది మరియు మీ సూచన పుస్తకంలో వాంకట్ మరియు ఒరియోవిక్జ్ సమీక్షించినట్లు ఉపన్యాసం యొక్క కొన్ని ప్రతికూలతలను చూద్దాం సరిగ్గా చేయకపోతే లేదా దుర్వినియోగం చేయకపోతే ఇది చాలా తేలికగా చేయవచ్చు అది దురదృష్టకర భాగం ఉపన్యాసం చాలా సరిపోని బోధనా సాంకేతికత అవుతుంది ప్రేక్షకులను విస్మరించవచ్చు మీరు గోడలతో మాట్లాడతారు లేదా మీకు ప్రేక్షకులతో సౌకర్యంగా లేకుంటే మీకు స్టేజ్ భయం ఉంటే లెక్చరర్కు స్టేజ్ భయం ఉంటే మొదలగునవి ఉంటే ప్రేక్షకులను పూర్తిగా విస్మరించవచ్చు మరియు ఉపన్యాసం విఫలమవుతుంది మీరు స్తబ్దుగా ఉండవచ్చు మీకు ఉపన్యాసం ఉపన్యాస గమనికల సమితి ఉందని మీకు తెలుసు మీరు దానిని అప్డేట్ చేయకుండా ప్రతి సంవత్సరo అదే విషయాన్ని మాట్లాడతారు ఇది చాలా ఇది చాలా సులభంగా చెడుగా ఉంటుంది ఇది తీవ్రమైన సాంకేతిక కానప్పటికీ మైక్రోఫోన్ లాంటి చిన్న సాంకేతిక అంశాలు కూడా పని చేయకపోవచ్చు ముఖ్యంగా మీరు పెద్ద తరగతులతో మాట్లాడేటప్పుడు కాబట్టి అది జరగవచ్చు కొన్ని అభ్యాస సూత్రాలు సంతృప్తి చెందవచ్చు ఉపాధ్యాయులు లెక్చరర్లకు అభ్యాస సూత్రాల గురించి తెలియకపోతే ఇది చాలా కోర్సులలో జరుగుతుంది అప్పుడు వారు దానిని ఉపన్యాసంలో చేర్చడం చాలా కష్టం మరియు ఈ NOC యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి NPTEL ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు మీకు ఆ సూత్రాలను ఇవ్వడం ఉపన్యాసం చెడుగా చేసినప్పుడు ఇది విద్యార్థులకు చాలా విసుగు తెప్పిస్తుంది ప్రజలు సరిపోని తయారీతో బయటపడవచ్చు లేదా వారు దాని కోసం ఎక్కువ సమయం కేటాయించవచ్చు ఈ రెండూ కావాల్సినవి కావు ఇది తప్పుడు ఆర్థిక వ్యవస్థ అని కూడా పిలువబడుతుంది పెద్ద ఉపన్యాసాల యొక్క ఆర్ధిక సామర్థ్యాన్ని అనేక విశ్వవిద్యాలయాలు దుర్వినియోగం చేస్తాయి మీ రిఫరెన్స్ పుస్తకం చెప్పింది ఉన్నత స్థాయి అభిజ్ఞా విధుల విద్యార్థుల అభ్యాసం సారూప్య తరగతుల్లో ఎక్కువ పరస్పర చర్యలతో గణనీయంగా మెరుగుపడుతుంది చిన్న తరగతులు చాలా గొప్పవి వారు చెప్పేది కానీ నిర్వాహకులు దాని కోసమే లేదా తప్పు కారణాల వల్ల పెద్ద తరగతులను కోరుకుంటారు మరియు అది చెడ్డది ఉపాధ్యాయుడు తగినంత సున్నితంగా లేకపోతే వ్యక్తిగతీకరణ లేకపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉపన్యాసం చేయవచ్చు ఇది నిజంగా కావాల్సినదేనా ఏమీ చేయలేకపోతున్న వ్యక్తి కేవలం వ్యక్తి వచ్చి ఉపన్యాసాలు ఇస్తే అభ్యాసం ఎలా జరుగుతుంది లెక్చరర్ సరిగ్గా ఉపన్యాసాలు ఇవ్వకపోతే కొన్నిసార్లు లెక్చరర్ మరియు విద్యార్థులకు ఇది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి ఇవన్నీ ఉపన్యాసానికి ప్రయోజనాలు ఉన్న అదే విషయాలు సరిగ్గా చేయకపోతే పూర్తిగా ప్రతికూలతలను కలిగిస్తాయి పుస్తకం తెలుపడానికి ప్రయత్నిస్తున్న ముఖ్య విషయం ఇది ఉపన్యాసం యొక్క కంటెంట్ గురించి కొంచెం మాట్లాడదాం మొదటి విషయం - ప్రతి విషయాన్ని చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించదు చాలా మంది ద్వారా నేను విన్న ఒక మంచి కథ ఉంది ఇది ప్రొఫెసర్ కెల్కర్ గురించి ఐఐటి కాన్పూర్ యొక్క మొదటి డైరెక్టర్ పండితుడు దూరదృష్టి వంటి లక్షణాలు కలిగిన వ్యక్తి యువ అధ్యాపక సభ్యులలో ఒకరు తన ప్రారంభ రోజుల్లో అతని వద్దకు వచ్చారు ఐఐటి కాన్పూర్ ప్రారంభ రోజులు అవి ప్రొఫెసర్ కెల్కర్ పాట్యప్రణాళికను పూర్తి చేయడానికి నాకు సమయం లేదు ఆపై ప్రొఫెసర్ కెల్కర్ తన జ్ఞానంతో ఆ వ్యక్తిని కూర్చోబెట్టి అతనికి ఒక కప్పు కాఫీ ఇచ్చి "యువకుడా సిలబస్ను పూర్తి చేయడానికి కాదు దానిలో కొంత భాగాన్ని వెలికి తీయడానికి నేను నిన్ను నియమించాను" అని అన్నాడు మరియు మనం చేయాల్సిందల్లా దానిలో కొంత భాగాన్ని వెలికి తీయడం మీరు సిలబస్ను పూర్తిగా వివరించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతిదీ వివరించడానికి ప్రయత్నించవద్దు ముఖ్య విషయాలను మరియు సాధారణ ఇతివృత్తాలను మాత్రమే వివరించడం మంచిది ఇది విద్యార్థికి వారి నిర్మాణాలను నిర్మించడానికి మరియు వారి అవగాహనను పెంపొందించడానికి మరియు వారు చదివినప్పుడు చదివేటప్పుడు ఒక పరంజాను అందిస్తుంది మీరు వారికి తగినంత పరంజాను అందించాలి తద్వారా వారు తిరిగి వెళ్లి చదివినప్పుడు ఆ పరంజా వారి స్వంత జ్ఞానాన్ని సంపాదించడానికి వారి స్వంత జ్ఞానాన్ని సృష్టించడానికి సరిపోతుంది వాస్తవానికి ఇది నిర్మాణాత్మకత యొక్క బాగా అంగీకరించబడిన సిద్ధాంతం ఇది మేము కొంచెం తరువాత వ్యవహరిస్తాము స్పష్టీకరించండి ఖచ్చితంగా స్పష్టం చేయండి ముఖ్యంగా కష్టమైన అంశాలు ఈ అంశాలను సమ్మతించటానికి అంగీకరించడానికి అర్థం చేసుకోవడానికి మరియు మొదలగునవి ఖచ్చితంగా చాలా సమయo పడ్తుంది నా ఇటీవలి కోర్సులో గుర్తుకు వచ్చే భావన నకిలీ స్థిరమైన స్థితి మీరు విస్తృతంగా మారుతున్న రేట్ల 2 ప్రక్రియలను కలిగి ఉన్నప్పుడు ఆసక్తి నెమ్మదిగా ఉన్న ప్రక్రియలో ఉంటే వేగవంతమైన ప్రక్రియ యొక్క అస్థిరమైన స్వభావాన్ని విస్మరించవచ్చు ఇది తప్పనిసరిగా నకిలీ స్థిరమైన స్థితి ఇది ఒక ఊహ మరియు దీన్ని అంతటా పొందడానికి మీరు తెలుసుకోవాలి విద్యార్థులను బాగా సన్నదo చేసి ఆపై ఒక ఉదాహరణ ద్వారా మరియు చాలా స్పష్టంగా చెప్పవచ్చు నా పుస్తకం ట్రాన్స్పోర్ట్ ఫ్లక్స్ మరియు ఫోర్స్ బుక్ కాంటినమ్ అనాలిసిస్ పుస్తకంలో మీకు కావాలనుకుంటే ఉదాహరణ ఉంది మీకు ఆసక్తి ఉంటే మీరు దాన్ని పరిశీలించవచ్చు కాబట్టి మీరు అన్నింటినీ చేసి ఆపై సూత్రాన్ని చాలా స్పష్టమైన పరంగా వీలైనంత తక్కువ సమయంలో అందించాలి వారు పొందగలిగే ఉత్తమ మార్గం లేదా వారు పొందగల ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి చాలా మార్గాలు ఉండవచ్చు చాలా ఉదాహరణలను అందించండి ముఖ్యంగా ఇంజనీరింగ్ కోసం సంఖ్యాపరమైనవి చాలా సందర్భోచితమైనవి అవి విషయ పరిజ్ఞాన్ని మెరుగుపరుస్తాయి పనితీరు నేను బోధించేటప్పుడు నేను ప్రదర్శన ఇస్తున్నాను మరియు అన్ని ఉపన్యాసాలు ప్రదర్శనలు అని అందరికీ తెలుసు అది అందరికీ తెలిసిన వ్యాఖ్యానం నేను చాలా విభిన్న సందర్భాలలో విన్నాను అన్ని ఉపన్యాసాలు ప్రదర్శనలు ఇది ఒక నాటకంలో వేదికపై ఉండటం మరియు ప్రదర్శించడం వంటిది మీరు ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేస్తున్నారు మీరు సంసిద్ధoగా ఉండడం మంచిది ఒకరు గట్టిగా స్పష్టంగా మాట్లాడం మంచిది మైక్రోఫోన్ మరియు మొదలైనవి మీకు లేకపోతే ఒకరి స్వరాన్ని పెంచడం మంచిది తద్వారా అది తరగతి చివరికి చేరుకుంటుంది అందుకు ఖచ్చితంగా చాలా అభ్యాసం అవసరం కానీ నేను సూచించేది ఇది వ్యక్తిగత సూచన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటే దయచేసి దాన్ని వాడండి ఎందుకంటే మీరు బిగ్గరగా మాట్లాడినపుడు నేను కనుగొన్నది మీకు చాలా సత్తువ అవసరం మీరు సులభంగా అలసిపోవచ్చు మరియు మీకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటే దాన్ని సులభంగా నివారించవచ్చు నా వాయిస్ మొదట్లో నేను బోధించడం ప్రారంభించినప్పుడు నేను ఈ విషయాలన్నింటినీ విశ్లేషించాను మరియు విద్యార్థుల అభిప్రాయం కన్నుకున్నాను నా గొంతు ఇలా ఉంటుంది - చాలా చిన్నగా నిజంగా తక్కువగా ఉండవచ్చు నా స్వరం ఎలా ఉందనే దానిపై నాకు స్పృహ లేదు ప్రత్యేకించి నేను విషయంలోకి ప్రవేశించినప్పుడు మరియు వాస్తవానికి ఇది అలాంటిదే మరియు స్వరంలో అల్పాలు నిజంగా చిన్నగా ఉంటాయి నా స్వరం తక్కువగా ఉన్నప్పుడు నేను ఏమి చెబుతున్నానో వినడానికి విద్యార్థులకు చాలా కష్టం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఉపయోగించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు అంశం యొక్క స్వభావంతో సంబంధం లేకుండా ఉత్సాహంగా ఉండండి ఇది మనం చేయాల్సిన పని మనందరికీ మనకు సహజంగా ఆసక్తి ఉన్న అంశాలు ఉన్నాయి సహజంగానే మనం సహజంగా ఉత్సాహంగా ఉన్న అంశాలు సమస్య కాదు కానీ ఒక కోర్సులో ఉన్నదంతా ఆసక్తికరంగా ఉండదు కోర్సు యొక్క కొన్ని భాగాలు మనకు నిజంగా నచ్చవు మరియు మొదలగునవి ఉంటాయి కానీ అది చూపించనివ్వండి అంశం యొక్క స్వభావంతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు ఉపన్యాసం అంతటా ఒకే స్వరాన్ని ఉపయోగించవద్దు అది ఖచ్చితంగా నివారించాలి ఉపన్యాసం కోసం ఆసక్తికరమైన ప్రారంభ వ్యాఖ్యలు కలిగి ఉండండి మీకు వీలైతే అది మీకు తేలికగా వస్తే కొన్ని వార్తలు ఏదైన ఆసక్తి రేపే అంశాలు మరియు మొదలగునవి వాడడం మంచిది మీరు హాస్యాస్పదంగా ఉంటే బహుశా ఒక జోక్ మీరు హాస్యాస్పదంగా లేకుంటే ఒక జోక్ నివారించడానికి ప్రయత్నించండి జోకులు పని చేయాలి మరియు దీన్ని పండించగలిగే వారు మాత్రమే ప్రయత్నించాలి ఇవన్నీ ఒకరి స్వంత బలాలపై ఆధారపడి ఉంటాయి కానీ కొన్ని ఆసక్తికరమైన ప్రారంభ వ్యాఖ్యలు ప్రయత్నించండి అది ఎల్లప్పుడూ మంచిది ఖచ్చితంగా క్లుప్తంగా సమీక్షించండి కొనసాగింపును స్థాపించడానికి మునుపటి తరగతిలో ఏమి జరిగింది అది ఖచ్చితంగా ఉండాలి మనం అలా చేయడం సాధన చేయాలి ఈ ఉపన్యాసాలలో కూడా నేను అలానే చేస్తున్నాను మరియు తగినట్లుగా ఎప్పటికప్పుడు మొత్తం కోర్సు నిర్మాణం పరంగా తరగతిని సమీక్షించండి ఇది వారికి కోర్సు నిర్మాణం మొత్తం కోర్సు నిర్మాణం యొక్క భావాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సహాయపడుతుంది ముందు చెప్పిన విధంగా ఇది మీకు మరియు సందర్భానికి సరిపోయేటప్పుడు హాస్యాన్ని ఉపయోగించుకోండి మరియు అవి సరిపోలకపోతే అది తీవ్రంగా విఫలమవుతుంది కాబట్టి మీరు హాస్యభరితమైన వ్యక్తి అయితే ఒక కోర్సును బోధించేటప్పుడు దాన్ని పూర్తి ప్రయోజనానికి తీసుకురండి అప్పుడు ఇది ముఖ్యం పూర్తిగా సిద్ధంగా ఉండండి కానీ దశల వారీ ఉపన్యాసo దృష్టిలో పెట్టుకోకండి మీరు పూర్తిగా సిద్ధంగా ఉండండి పదార్థం ఆపై ప్రవాహంతో వెళ్ళండి సహజంగా పనులు చేయండి అది జరిగే ఉత్తమమైనది మరియు మీరు ప్రశ్నలకు ప్రతిస్పందించాలి తరగతిలో జరిగే సంఘటనలకు ప్రతిస్పందించాలి తరగతిలో వివిధ విభిన్న విషయాలు జరుగుతాయి వాటిలో కొన్ని మీరు విస్మరించాల్సిన అవసరం ఉంది వాటిలో కొన్ని మీరు విస్మరించలేరు మీరు వెళ్ళేటప్పుడు మీరు వాటిని పరిష్కరించాలి ఉపన్యాసంలో ఒక భాగం మరియు నా వ్యక్తిగత నమ్మకం ఏమిటంటే ప్రతి తరగతి జీవితం యొక్క ఒక భాగం ఇది జీవితంలో ప్రతి అంశాన్ని కలిగి ఉంది కొంత హాస్యం కొంత మూర్ఖత్వం కొంత విసుగు కొంత ఉత్సాహం మరియు మొదలగునవి మరియు ఇది చాలా సజీవమైన తరగతిని చేస్తుంది ఉపన్యాసం యొక్క ఇతర అంశాలు తరగతిలో మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడం మంచిది మరియు మీరే అది తెలుసుకోవడం కష్టం అందువల్ల మీ ఉపన్యాసాలను ఎవరో వీడియో టేప్ చేయడం మంచిది మీరు టీచింగ్ అసిస్టెంట్ లేదా స్నేహితుడిని లేదా ఇప్పటికే కోర్సు తీసుకున్న సీనియర్ విద్యార్థులలో ఒకరిని వచ్చి వెనుక కూర్చోమని వీడియో తీయమని అడగవచ్చు ఈ రోజుల్లో మీరు సెల్ ఫోన్ కెమెరాతో మంచి కెమెరాతో మంచి వీడియో లెక్చరింగ్ రికార్డింగ్ చేయవచ్చు కానీ మీకు వీలైతే ఈ భాగం మరియు మీ హావభావాలపై దృష్టి పెట్టమని వారిని అడగండి మరియు అది మీకు చాలా మంచి ఇన్పుట్ ఇస్తుంది దాన్ని రీప్లే చేయడం మరియు మీరు ఎలా చేశారో చూడటం మీకు చాలా మంచి ఇన్పుట్ ఇస్తుంది పరధ్యాన పద్ధతులను నివారించడం మంచిది ఉదాహరణకు నేను చాలా ప్రారంభంలో చేసేది ఇది 24 సంవత్సరాల క్రితం నేను మాట్లాడేటప్పుడు నేను ఒక కాలుని కదిలి గోడపై ఉంచాను నేను బోర్డు వద్ద ఉన్నప్పుడు బోర్డు దాని క్రింద కొంత గోడను కలిగి ఉందని మీకు తెలుసు ఒక కాళి గోడ మరియు నేను గోడపై ఒక కాలు ఉంచాను ఎందుకంటే ఇది నా సహజమైన మాట్లాడే పద్దతి ఇది చాలా మందిని చికాకు పెట్టింది మరియు నేను దాని కోసం వారిని అడిగినప్పుడు వారు అలా గోడపై కాలు పెట్టడం ఇబ్బందిగా ఉందని చెప్పారు ఎందుకంటే ఇది గోడపై గుర్తులు చేస్తుంది మరియు మొదలగునవి ఇది ఎంత వికారంగా ఉందో చూడండి మరియు ఆ సమయం నుండి నేను దానిని స్పృహతో తప్పించుకుంటున్నాను ఈ రోజుల్లో నేను అస్సలు చేయను ఆపై ఉపాధ్యాయులు వివిధ రకాల పరధ్యాన పనులు చేస్తారు దాన్ని నివారించడం మంచిది కాని మొదట మీరు ఏమి నివారించాలో తెలుసుకోవాలి ఇన్పుట్ పొందడం మంచిది వీడియో ఇన్పుట్ మీకు చాలా ఇన్పుట్ ఇస్తుంది మరియు తరువాత విద్యార్థుల నుండి కూడా ఇన్పుట్ అడగడం మంచిది బ్లాక్ బోర్డ్ మీద వ్రాసే పద్దతి అది చాలా ముఖ్యం లేదా ఆ విషయానికి వస్తే బహుళ పరికరాలను ఉపయోగించడం దాని సక్రమంగా ఉపయోగించడం చాలా ముఖ్యం ఉదాహరణకు బ్లాక్ బోర్డ్ ఒక చివర నుండి ప్రారంభించి కాళిలేకుండా వ్యవస్థీకృత పద్ధతిలో మరొక చివర వైపుకి చాలా సజావుగా కదలడం మంచిది మీకు ఎక్కువ స్థలం అవసరమైనప్పుడు ఈ చివర నుండి చెరిపివేయడం ప్రారంభించండి మీరు బోర్డులో వ్రాస్తున్నదానిని తీసివేయడానికి ఇది వారికి తగినంత సమయం ఇస్తుంది విద్యార్దులు నోట్లను వ్రాసుకోవడం చాలా సులభం అవుతుంది చాలా మంది ఉపాధ్యాయులు తమ ఉపన్యాస వృత్తి యొక్క ప్రారంభ భాగాలలో దీనిని అలవాటు చేసుకుంటారు కాని కొందరు దీనిని చేయరు బోధనా సహాయాలను సరిగ్గా ఉపయోగించండి అవన్నీ సహాయాలు అని గుర్తుంచుకోండి మీ బోధనకు సహాయపడటానికి అవన్నీ ఉన్నాయి వారు మీ బోధనను భర్తీ చేయలేవు కాబట్టి వాటిని సహాయంగా పరిగణించండి మరియు పవర్ పాయింట్ ద్వారా మరణాన్ని ఖచ్చితంగా నివారించండి చూడండి నేను కూడా ఇక్కడే పవర్పాయింట్ చేస్తున్నాను కాని నేను దాని గుండా వెళ్లి ఏదైనా వివరించకుండా మరియు అది ఏమిటో అర్థం చేసుకోకుండా విషయాలు చదువుతూ ఉంటే విద్యార్డులకి నచ్చదు నేను గమనికల సమితిని సిద్ధం చేసాను నేను పవర్పాయింట్ ద్వారా కేవలం బోర్డులో ఆ నోట్లను ఫ్లాష్ చేస్తే అప్పుడు దానిని పవర్ పాయింట్ చేత మరణం అని పిలుస్తారు దయచేసి దానిని నివారించండి ఇది చాలా సాధారణమైన పదబంధం ఇది ఫెల్డర్ రూపొందించబడింది ప్రొఫెసర్ ఫెల్డర్ రిఫరెన్స్ కోసం పాఠ్య పుస్తకం కోసం మరియు మొదలైనవి అందుబాటులో ఉన్న పుస్తకాన్ని కలిగి ఉండటం మంచిది గ్రంథాలయంలో పుస్తకం యొక్క తగినంత కాపీలు ఉన్నాయని నిర్ధారించుకోండి పుస్తకం యొక్క ఇ కాపీ అందుబాటులో ఉంది మరియు మొదలగునవి ఉండవచ్చు కాని విద్యార్థులకు దానికి ప్రాప్యత ఉండాలి మరియు మీరు కోర్సు ప్రారంభించే ముందు అది అందుబాటులో ఉందని నిర్ధారించుకోవాలి ఖచ్చితంగా అండర్గ్రాడ్యుయేట్ కోర్ కోర్సు కోసం గ్రాడ్యుయేట్ స్థాయి చాలా రిఫరెన్స్ మెటీరియల్ను ఉపయోగించవచ్చు మీరు క్లాస్లోని మెటీరియల్ను ఇవ్వవచ్చు మరియు మొదలగునవి గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులు దానిని అర్దంచేసుకునేంత పరిణతి చెందుతారు కాని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కాదు అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక పుస్తకం కావాలి వారు తరగతిలో వివరించిన లేదా వెలికితీసిన విషయంలోని చాలా భాగాలకు కనీసం ఉపయోగించుకోవచ్చు ఉపన్యాసాల ద్వారా విద్యార్థులతో సంబంధాలు పెంచుకోవడం కోసం విద్యార్థులను పేరు ద్వారా సంబోదించడానికి ప్రయత్నించండి పేర్లను త్వరగా మరచిపోయే నా లాంటి వ్యక్తులకు ఇది సవాలుగా ఉండవచ్చు దీనికి సమయం పట్టవచ్చు నేను ఏం చేస్తాను అంటే నేను పేర్లతో హాజరు తీసుకుంటాను ముఖ్యంగా పేర్లను ముఖాలతో కనెక్ట్ చేయడానికి అన్ని పేర్లు గుర్తు ఉండటానికి నాకు ఇంకా కొంత సమయం పడుతుంది ఆపై నేను పేర్లను సంబోదించడానికి ఉపయోగించడం ప్రారంభిస్తాను స్నేహపూర్వక బహిరంగ ప్రవర్తన సహాయపడుతుంది కంటి సంబంధాన్ని కొనసాగించండి విద్యార్డులపై దృష్టి పెట్టడం ఖచ్చితంగా ముఖ్యం కానీ వారిని తదేకంగా చూడకండి స్కాన్ చేయండి కానీ సెకనులో కొంత భాగాన్ని మీ కళ్ళ ద్వారా స్కాన్ చేయండి మరియు మీరు స్కాన్ చేసి మరియు మొదలగునవి ఇది కమ్యూనికేషన్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది విద్యార్థుల కృషిని అభినందించండి వారు ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా ప్రయత్నాలను పేరు ద్వారా పేర్కొనండి ఉదాహరణకు శ్యామల అకారణంగా గ్రహించినట్లు ఇది నిజం మీకు తెలుసు సుధాకర్ సరిగ్గా అడిగినట్లుగా విద్యార్థుల పేరును ఉపయోగించాలి అది చాలా చక్కగా సత్సంబంధాన్ని నిర్మిస్తుంది మరియు అది తనను తాను నిజమైన వ్యక్తిగా చూపించడానికి సహాయపడుతుంది ఇప్పుడే వచ్చి ఏదో చెప్పి వెళ్లిపోయే రోబోటిక్ వ్యక్తులలో ఒకరు కాదు కానీ చాలా వ్యక్తిగత విషయాలోకి పొందవద్దు ఇదంతా చెప్పి పూర్తి చేస్తారు ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం ఎప్పుడూ వ్యక్తిగతంగా ఉండకండి కానీ అదే సమయంలో మీరు వ్యక్తిగతంగా పొందవలసిన అవసరం లేదు కానీ మీరు తగిన వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడవచ్చు మీ ఇష్టాలు మరియు మొదలైనవి తగినవి అందువల్ల ఇది మిమ్మల్ని నిజమైన వ్యక్తిగా చూపించడానికి సహాయపడుతుంది ఆ సమతుల్యం సాధించడానికి కొంత సమయం పడుతుంది ఇక ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ఆపుదాము నేను చేయబోయే ఇతర ముఖ్యమైన అంశం కథ చెప్పడం మేము కొంతకాలంగా దాని వద్ద ఉన్నాము ఇక్కడ ఉపన్యాసం ఆపేద్దాం మరియు తరువాతి ఉపన్యాసంలో నేను కథ చెప్పడం చేద్దాం ఇది కూడా అదే అధ్యాయంలో ఉంది ఉపన్యాసం నుండి విద్యార్థులను నేర్చుకునేలా చేస్తుంది కథ చెప్పడం చాలా ముఖ్యమైన అంశం తదుపరి సారి కలుద్దాం మళ్ళి కలుద్దాం